ఈ మాడ్యూల్కు స్వాగతం చివరి మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అనువర్తనాలను చూశాము మరియు మనము వివిధ రకాల ఫిల్టర్లను కూడా చూశాము ఫిల్టర్లలో ఉపయోగించే మూలకాన్ని బట్టి అవి పాసివ్ లేదా యాక్టివ్ ఫిల్టర్లు కావచ్చు అప్పుడు మనము ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఫిల్టర్లను కూడా చూశాము కొన్ని తక్కువ పౌనఃపున్యాన్ని పాస్ చేయడానికి అనుమతించి ఎక్కువ పౌనఃపున్యాలను తిరస్కరిస్తే దానిని లోపాస్ ఫిల్టర్ అని అంటారు అధిక పౌనఃపున్యాన్ని పాస్ చేయడానికి అనుమతించి తక్కువ పౌనఃపున్యాన్ని తిరస్కరిస్తే అది హై పాస్ ఫిల్టర్ హైపాస్ ఫిల్టర్ అంటే ఏమిటి ఇది అధిక పౌనఃపున్యంలో ఒక నిర్దిష్ట సంకేతాలను దాటడానికి అనుమతిస్తుంది మరియు ఇది తక్కువ పౌనఃపున్య సంకేతాలను తిరస్కరిస్తుంది ఈ రోజు మనం హై పాస్ ఫిల్టర్ను ఎలా డిజైన్ చేయాలో చర్చిస్తాము నేటి ఉపన్యాసం 3 భాగాలుగా విభజించబడింది ఒకటి ఫిల్టర్ల గురించి మిగతా రెండు రెక్టిఫయర్ల గురించి హైపాస్ ఫిల్టర్ పనిచేసే విధానం లోపాస్ ఫిల్టర్ పనిచేసే విధానానికి వ్యతిరేకం గా ఉంటుంది హైపాస్ ఫిల్టర్ యొక్క ఐడియల్ పౌనఃపున్య ప్రతిస్పందనను చిత్రపటం 1 లో చూస్తున్నాము హైపాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పైనున్న పౌనఃపున్యాలను అనుమతిస్తుంది మరియు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్రింద ఉన్న అన్ని పౌనఃపున్యాలను తిరస్కరిస్తుంది ఇప్పుడు లోపాస్ పాసివ్ ఫిల్టర్ ను చూశాము మరియు లోపాస్ పాసివ్ ఫిల్టర్ మీరు గుర్తుంచుకుంటే లోపాస్ పాసివ్ ఫిల్టర్ లో రెసిస్టర్ ఫిల్టర్ మరియు కెపాసిటర్ ఉన్నది కాబట్టి నేను లోపాస్ పాసివ్ ఫిల్టర్ గీస్తే దానికి రెసిస్టర్ ఉంది మరియు ఒక కెపాసిటర్ ఉంది మరియు మనము కెపాసిటర్ మరియు గ్రౌండ్ మధ్య అవుట్పుట్ను కొలుస్తున్నాము హైపాస్ ఫిల్టర్లో ఏమి జరుగుతుంది హైపాస్ ఫిల్టర్ కూడా పాసివ్ ఫిల్టరే ఇక్కడ లోపాస్ ఫిల్టర్ లో గల కెపాసిటర్ స్థానంలో రెసిస్టర్ మరియు రెసిస్టర్ స్థానంలో కెపాసిటర్ ఉంటాయి అనగా సర్క్యూట్లో వాటి స్థానం మారుతుంది మరియు మీరు లోపాస్ ఫిల్టర్ నుండి హై పాస్ ఫిల్టర్ పొందవచ్చు లేదా చేసుకోవచ్చు ఒక సాధారణ పాసివ్ హైపాస్ ఫిల్టర్ ను ఫిగర్ 2 లో చూపిన ఒక రెసిస్టర్ మరియు ఒక కెపాసిటర్ ను శ్రేణి లో కలపటం ద్వారా సులభంగా తయారు చేయవచ్చు ఈ రకమైన ఫిల్టర్ అమరికలో శ్రేణి సంధానములో కలపబడిన కెపాసిటర్ మరియు రేసిస్టర్ కి ఇన్ పుట్ సిగ్నల్ Vin ని అనువర్తిస్తాము కెపాసిటర్ రెసిస్టర్తో సిరీస్లో కలపబడి ఉంటుంది మరియు అవుట్ పుట్ సిగ్నల్ రెసిస్టర్ అంతటా తీసుకోబడుతుంది కాబట్టి ఈ రకమైన ఫిల్టర్ను ఫస్ట్ ఆర్డర్ హైపాస్ ఫిల్టర్ అని కూడా అంటారు మీరు గుర్తుపెట్టుకోండి మనము ఒక R మరియు ఒక C ని ఉపయోగించినప్పుడు దీనిని మొదటి ఆర్డర్ హైపాస్ లేదా మొదటి ఆర్డర్ లోపాస్ ఫిల్టర్ అని పిలిచాము ఇది మొదటి ఆర్డర్ హైపాస్ ఫిల్టర్ లేదా దీనిని ఏక పోల్ ఫిల్టర్ అని కూడా అంటారు ఇది ఒకే రియాక్టివ్ కాంపోనెంట్ ని కలిగి ఉంటుంది రియాక్టివ్ కాంపోనెంట్ అనగా సర్క్యూట్లో కెపాసిటర్ యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ అంటే ఏమిటి

మనము యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ గురించి మాట్లాడుతున్నాము అంటే మనము ఒక యాక్టివ్ కంపోనెంట్ ని ఉపయోగించాలి యాక్టివ్ కాంపోనెంట్ అంటే అది ఆప్ యాంపే కదా ఇక్కడ మనము నాన్ ఇన్వర్టింగ్ యూనిటీ యాంప్లిఫయర్ ని లేదా బఫర్ ని లేదా వోల్టేజ్ ఫాలోవర్ ని ఉపయోగిస్తున్నాము మనము పాసివ్ హైపాస్ ఫిల్టర్ ని నాన్ ఇన్వర్టింగ్ యూనిటీ యాంప్లిఫయర్ కి అనుసంధానము చేసినపుడు అది యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ అవుతుంది మనము ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ని ఉపయోగించవచ్చు

యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ యొక్క ప్రాథమిక విద్యుత్ ఆపరేషన్ మనం చూసినట్లయితే పాసివ్ RC హైపాస్ ఫిల్టర్ లాగానే ఉంటుంది సర్క్యూట్లో ఆపరేషనల్ యాంప్లిఫయర్ లేదా ఆప్ ఆంప్ లేదు ఆపరేషనల్ యాంప్లిఫయర్ ఫిల్టర్ ని డిజైన్ చేయుటలో ఉపయోగపడుతూ యాంప్లిఫికేషన్ మరియు గెయిన్ ను నియంత్రిస్తుంది ఇక్కడ మళ్ళీ అదే ఫార్ములా fc 1 2πRC కాబట్టి మనము C ని కనెక్ట్ చేసినప్పుడు R నాన్ ఇన్వర్టింగ్ యూనిట్తో కలపబడి ఉంటుంది ఎందుకంటే మీరు నాన్ ఇన్వర్టింగ్ను చూస్తున్నందున మేము టెర్మినల్ కాని వాటికి వర్తింపజేస్తున్నాము కాబట్టి యూనిటీ గెయిన్ వోల్టేజ్ ఫాలోవర్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ ఎందుకంటే గెయిన్ 1 AV 1 కాబట్టి మీ యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ను నిర్వచించడం చాలా సులభం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినప్పుడు ఇది గ్రౌండ్ అది గ్రౌండ్ కాదు అని అనుకోకండి అది గ్రౌండ్ కాదని మేము చూపించకపోతే అది సరైనది కాదు ఎందుకంటే మీరు వోల్టేజ్ తీసుకుంటున్నప్పుడు మీరు వోల్టేజ్ను వర్తింపజేస్తున్నారు మరియు మీరు వోల్టేజ్ను కొలుస్తున్నప్పుడు గ్రౌండ్ ని ఆధారముగా చేసుకొనే వోల్టేజ్ ను కొలుస్తారు ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ తో పాటుగా యాంప్లిఫికేషన్ కోసం పాసివ్ RC ఫిల్టర్ ఉపయోగపడుతుందో లేదో చూద్దాం కాబట్టి ఇది యాంప్లిఫికేషన్ తో కలిసిన యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ అవుతుంది ఎలా యాంప్లిఫికేషన్ యాంప్లిఫికేషన్ కోసం R1 మరియు R2 ఉన్నాయి R1 సహాయంతో గెయిన్ మార్చవచ్చు R2 సహాయంతో కూడా గెయిన్ మార్చవచ్చు లేదా వాస్తవానికి R1 మరియు R2 కలయికతో కూడా మార్చవచ్చు ఇప్పుడు AF హైపర్ ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ గెయిన్ అయితే అది 1R2R1 కానీ ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ 1R2R1 మనకు తెలుసు fc ఇన్ పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అని మరియు మనము దాని గురించే మాట్లాడుతున్నాము అప్పుడు ఈ కాంపోనెంట్ మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అది హెర్ట్జ్ లో సూచించబడుతుంది ఈ ప్రత్యేక సర్క్యూట్లో మనం ఏమి చూస్తున్నాము ఈ ప్రత్యేక సర్క్యూట్లో మనం ఒక విషయం గమనించాలి అది ఏ విధమైన ఇన్ పుట్ తరంగాన్ని అనువర్తిస్తున్నాము ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ వోల్టేజ్ యొక్క పీక్ టు పీక్ విలువ ఎంత మరియు వోల్టేజ్ యాంప్లిఫై అయ్యిందా లేదా అవుట్ పుట్ వోల్టేజ్ పీక్ టు పీక్ విలువ ఇన్ పుట్ కంటే ఎక్కువ వున్నదా లేదా అని మీకు యాంప్లిఫికేషన్ విలువ 1R2R1 వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు తరంగాన్ని యాంప్లిఫై చెయ్యాలి అంటే ఇది హైపాస్ గా పనిచేస్తూ యాంప్లిఫై చెయ్యాలి మీరు యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ తీసుకుంటే ఇన్ పుట్ ని యాంప్లిఫై చెయ్యకుండా హై పాస్ ఫిల్టర్ గా ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఇప్పుడు తదుపరి స్లైడ్కు వెళితే మేము ఇప్పటికే ఇంతకు ముందు మాడ్యూల్లో చర్చించాము మీరు లోపాస్ ఫిల్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఇది Vout Vin AF కంటే ఎక్కువగా ఉంటుంది అని మనము దీనిని చూశాము ఇది ఒకే విధంగా ఉంటుంది మరియు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తో చూద్దాము R1 R2 10 కిలో ఓమ్

ఇక్కడ మీరు చూస్తారు ఇది ఈ ఫ్రీక్వెన్సీ నుండి అనుమతిస్తుంది పాస్ బ్యాండ్ ఇక్కడ ఉంది మరియు ఇది ఈ నిర్దిష్ట పరిధి కంటే తక్కువ ఫ్రీక్వెన్సీని అనుమతించదు ఎందుకు 3 డిబి దాన్ని కనుగొనండి కాబట్టి మనకు ఇక్కడ స్టాప్ బ్యాండ్ ఉంది మనకు ఇక్కడ పాస్ బ్యాండ్ ఉంది ఇది మీ యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ మనకు ఫ్రీక్వెన్సీ ఉంది మనకు గెయిన్ ఉంది మనము దీనిని రూపొందించగలమా ఈ మోడల్ను పీస్పైస్ ఉపయోగించి తయారుచేశాము అతను ఈ ప్రత్యేకమైన ప్లాట్ను రూపొందించాడు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1 కిలోహెర్ట్జ్ తో మరియు కెపాసిటర్ 10 నానో ఫారడ్ ఇచ్చినపుడు మీకు ఏమి లభిస్తుంది మీ పాస్ బ్యాండ్ ఎంత ఉంటుంది స్టాప్ బ్యాండ్ ఎంత మీ పాస్ బ్యాండ్ ఎలా ఉంటుంది మరియు స్టాప్ బ్యాండ్ ఏమిటి కాబట్టి ఇది బయాస్ వోల్టేజ్ అని మీరు ఇక్కడ చూస్తారు సర్క్యూట్ గెయిన్ 1 R2 R3 కెపాసిటర్ ఫిల్టర్ గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ సిగ్నల్ను వర్తింపజేసినప్పుడు మీరు అవుట్ పుట్ వద్ద వోల్టేజ్ను కొలవవచ్చు మరియు మీరు కనుగొంటారు మరియు మీరు ఈ విధంగా పీక్ విలువను పొందుతారు స్టాప్ బ్యాండ్ అంటే ఏమిటి మరియు పాస్ బ్యాండ్ అంటే ఏమిటి కాబట్టి మీరు పీస్పైస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి అదే అనుకరణను చేయవచ్చు

కాబట్టి నేను నిజంగా ప్రయోగం చేయాలనుకుంటున్నారా అని చూద్దాం నేను ఏ ప్రయోగం చేస్తాను నేను ఈ పాసివ్ హై పాస్ ఫిల్టర్ను కనెక్ట్ చేస్తాను మరియు వేర్వేరు సిగ్నల్ను ఇన్ పుట్ వద్ద వర్తింపజేస్తాను వేర్వేరు సిగ్నల్ ను నేను 5V పీక్ టు పీక్ తో ప్రారంభిస్తాను మరియు అవుట్పుట్ను గమనిస్తాను మరియు నేను ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాను మీరు చూస్తే నేను ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూనే ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు సర్క్యూట్ ని చూసినట్లయితే మీకు R మరియు C ఇవ్వబడింది నేను కెపాసిటర్ విలువను 2 1 మైక్రో ఫారడ్ మరియు 10 కిలో ఓంమ్ లకు సమానమైన రెసిస్టర్ని ఉపయోగిస్తున్నాను నేను 5V ని ఇన్పుట్గా వర్తింపజేస్తున్నాను మరియు 5 కిలో హెర్ట్జ్ని ఫ్రీక్వెన్సీగా వర్తింపజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సిగ్నల్ కోసం నేను Vout ఏమిటో గమనించాలి కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేస్తాను నేను Vout గమనించిన తర్వాత ఫ్రీక్వెన్సీని 5 కిలోహెర్ట్జ్ నుండి 50 హెర్ట్జ్ వరకు నెమ్మదిగా తగ్గించడం ప్రారంభిస్తాను మేము ఇంకా ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూనే ఉన్నాము మరియు ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడంతో మనము ఈ అవుట్ పుట్ ని చూస్తున్నాము వోల్టేజ్ మారుతూ ఉంటుంది మరియు మీరు లేదా సిగ్నల్ యొక్క రకమైన ఏ రకమైన ఆకారం అవుట్ పుట్ వద్ద గమనించారో అదే ఆకారాన్ని చూస్తారు కాబట్టి మేము ఈ ప్రయోగాన్ని చేసిన తరువాత ఒక విషయం నేర్చుకున్నాము ఇప్పుడు మనం నేర్చుకున్నఏమిటంటే ఈ 5V పీక్ టు పీక్ 5 కిలో హెర్ట్జ్ ఇన్ పుట్ కోసం మనము ఫంక్షన్ జనరేటర్ ని ఉపయోగిస్తున్నాము

అవుట్పుట్ వద్ద వోల్టేజ్ Vout కోసం మనము ఆసిలోస్కోప్ ఉపయోగిస్తున్నాము మనము డిజిటల్ మల్టీమీటర్తో ఈ వోల్టేజ్ను కొలవగలము ఇది డిజిటల్ ఆసిలోస్కోప్ లేదా దీనిని DSO అని కూడా పిలుస్తారు మనము 5 కిలో హెర్ట్జ్ నుండి 50 హెర్ట్జ్ వరకు మరుస్తూ ఉంటాము మరియు ఆసిలోస్కోప్ లో అవుట్పుట్ వోల్టేజ్ Vout ని చూస్తున్నాము ఈ ప్రయోగాన్ని చూద్దాం ఇది మీ రెసిస్టర్ R మరియు కెపాసిటర్ C మరియు ఈ RC ని ఉపయోగించి మీరు మీ హై పాస్ పాసివ్ ఫిల్టర్ను రూపొందించవచ్చు హై పాస్ పాసివ్ ఫిల్టర్ ఎందుకంటే మీ కెపాసిటర్ వద్ద ఇన్ పుట్ ఉంది మరియు రెసిస్టర్ కెపాసిటర్ను అనుసరిస్తోంది కాబట్టి మీరు ఇన్ పుట్ వద్ద సిగ్నల్ ను కెపాసిటర్ మరియు రెసిస్టర్ యొక్క గ్రౌండ్ వద్ద వర్తించవచ్చు కాబట్టి ఒకటి ఇన్ పుట్ మరొకటి గ్రౌండ్ ఈ టెర్మినల్ మరియు రెసిస్టర్ యొక్క ఈ టెర్మినల్ ఇవి సిరీస్లో ఉన్నాయి హైపాస్ పాసివ్ ఫిల్టర్ ఉంది దాని పైనే మనము పని చేస్తున్నాము కాబట్టి ఈ బ్రెడ్బోర్డు అతని దగ్గర ఉంది ఎప్పటిలాగే ఇప్పుడు మొదట మనం ఈ సిగ్నల్ను ఉత్పత్తి చేయాలి మరియు మనము బయాస్ వోల్టేజ్ను కూడా ఆప్ యాంప్కు వర్తింపజేయాలి తరువాత ఇప్పుడు ఇది పాసివ్ ఫిల్టర్ పాసివ్ ఫిల్టర్ కోసం మనం వోల్టేజ్ ని అనువర్తించాల్సిన అవసరం లేదు యాక్టివ్ ఫిల్టర్ కోసం మనం బయాస్ వోల్టేజ్ను వర్తింపజేయాలి ఎందుకంటే యాక్టివ్ కాంపొనెంట్ లేదు కాబట్టి మనము నేరుగా వర్తింపజేయవచ్చు సిగ్నల్ను కెపాసిటర్కు మరియు ఆసిలోస్కోప్ను ఉపయోగించి రెసిస్టర్ అంతటా అవుట్పుట్ను పరిశీలిస్తాము కాబట్టి అతను ప్రస్తుతం ఫంక్షన్ జెనరేటర్ను కెపాసిటర్ యొక్క ఇన్ పుట్కు కలుపుతున్నాడు కాబట్టి మీరు ఏమి చూడగలరు అతను 5 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ప్రయోగించాడు మరియు వ్యాప్తి 5V పీక్ టు పీక్ కాబట్టి ఒకటి గ్రౌండ్ అని మీరు చూడవచ్చు మరియు ఇన్ పుట్ కెపాసిటర్ కు ఇవ్వబడుతుంది ఇప్పుడు మనం అవుట్ పుట్ ని ఆసిలోస్కోప్ కి కనెక్ట్ చేయాలి నేను ఈ ప్రోబ్స్ కలిగి ఉన్నాను ఒకటి పొడవైనది మరొకటి పొట్టిది ఇది మేము ఆసిలోస్కోప్ కి కనెక్ట్ చేసే ప్రోబ్ ఇంకొక పొడవైన ప్రోబ్ ఉంది పొడవు పరంగా కాస్త ఎక్కువ చిన్నది గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంది పొడవైనది సిగ్నల్కు అనుసంధానించబడి ఉంది అదే మేము చేస్తాము ప్రస్తుతం మీరు చూస్తే మీరు బ్రెడ్బోర్డ్లో చూసినప్పుడు మీరు ఏమి చూడగలరు మీరు ఎక్కడ చూసినా పొడవైనది సిగ్నల్తో అనుసంధానించబడి ఉంటుంది మరియు చిన్నది గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టిమీరు చాలా ప్రోబ్స్ ఉన్నాయనిచూస్తే ఎల్లప్పుడూ ఎక్కువ సమయం ఇన్ పుట్ కి అనుసంధానించబడి ఉంటుంది మరియు చిన్న ప్రోబ్ గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంటుంది ఇప్పుడు మనం ఆసిలోస్కోప్ పై దృష్టి పెడితే మనము 5V పీక్ టు పీక్ వోల్టేజ్ ని అనువర్తింప చేస్తున్నాము మరియు అవుట్ పుట్ వద్ద మనం 5V పీక్ టు పీక్ వోల్టేజ్ ని చూడవచ్చు ఇప్పుడు అది 5 28V కాబట్టి పసుపు రంగు ఇన్ పుట్ మరియు నీలం రంగు అవుట్ పుట్ మరియు అవుట్ పుట్ ఇన్ పుట్ ని అనుసరిస్తుందని మీరు చూడవచ్చు

ఫ్రీక్వెన్సీ 5కిలో హెర్జ్ పీక్ టు పీక్ వోల్టేజ్ 5 28V ఉంది ఇప్పుడు తెరపై చూసినట్లు మేము 5 కిలోహెర్ట్జ్ నుండి 50 హెర్ట్జ్ కి మార్చబోతున్నాం కాబట్టి అతను నెమ్మదిగా దశలవారీగా మొదట 500 హెర్ట్జ్ మార్చాడు తరువాత ఒక కిలోహెర్ట్జ్ కాబట్టి ఇప్పుడు 4 కిలో హెర్ట్జ్ 4 కిలో హెర్ట్జ్ ఇప్పుడు మేము 4 కిలో హెర్ట్జ్ ను వర్తింపజేస్తున్నాము ఆసిలోస్కోప్ వ్యాప్తి ఒకటేచూద్దాం మరియు అది ఇంకా అనుసరిస్తున్నట్లు మనం చూస్తాము సమస్య లేదు ఫిల్టర్ బాగా పనిచేస్తోంది ఇది పాసివ్ ఫిల్టర్ మరియు ఇది హైపాస్ ఫిల్టర్ కాబట్టి తక్కువ పౌనఃపున్యాలు వెళ్ళకూడదు ఇప్పుడు 4 కిలో హెర్ట్జ్ నుండి 3 కిలో హెర్ట్జ్ పంపిస్తున్నాము మీరు చుస్తే అవి మారుతూ ఉన్నాయి 3 కిలో హెర్ట్జ్ దగ్గర ఇంకా పనిచేస్తోంది కాబట్టి మనము 2 కిలో హెర్ట్జ్ కి 1 కిలో హెర్ట్జ్ కి 400 హెర్ట్జ్ కి మారుద్దాము మనము లెక్కించిన fc విలువ ఎంత 100 హెర్ట్జ్ 150 హెర్ట్జ్ మనము లెక్కించిన కట్ అఫ్ ఫ్రీక్వెన్సీ 150 హెర్ట్జ్ మరియు 160 హెర్ట్జ్ మధ్య కాబట్టి ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ చక్కగా పనిచేసేంత వరకు ఈ ఫ్రీక్వెన్సీ వెళుతూనే ఉంటుంది మీరు చూస్తున్నారు 300 హెర్ట్జ్ తరంగము కూడా వెళుతోంది ఇప్పడు మనం 200 హెర్ట్జ్ కి తగ్గిద్దాం అయినా కూడా వెళుతోంది ఇప్పుడు మీరు చుస్తే పీక్ టు పీక్ వోల్టేజ్ తగ్గింది మీరు చూస్తే పీక్ టు పీక్ విలువ 14 08 V కానీ ఇన్ పుట్ తరంగము విలువ 5V ఇప్పుడు పీక్ టు పీక్ విలువ తగ్గటం మొదలైంది నేను 159 హెర్ట్జ్ దగ్గరకు వెళితే అది తగ్గుతోంది ఎందుకంటే ఇప్పుడు ఇది మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీరు పీక్ టు పీక్ వోల్టేజ్ను గమనించండినీలం రంగులో ఉన్న అవుట్ పుట్ వద్ద ఇది 3 68V మీ ఇన్పుట్ 5 12 V మరియు మీ ఫ్రీక్వెన్సీ 159 2 హెర్ట్జ్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 5 √2 అవుతుంది మరియు అవుట్ పుట్ వోల్టేజ్ ని మీరు ఎలా లెక్కించగలరు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్రింద ఇన్ పుట్ కి సంబంధించి ఇది ఎలా మారుతుంది కాబట్టి నేను ఇంకా తగ్గిస్తూ ఉంటే మార్పు ఉందని మీరు ఇప్పటికీ చూడవచ్చు కాబట్టి నేను 25 హెర్ట్జ్ కి తగ్గిస్తున్నాను హెర్ట్జ్లను 50 హెర్ట్జ్ కి దగ్గరగా నా అవుట్ పుట్ వోల్టేజ్ 1 84V కి తగ్గటం చూశారు మరియు ఆ ఫ్రీక్వెన్సీ ని దాటలేదు వోల్టేజ్ తగ్గింటం చూడండి ఇది పాసివ్ కాంపోనెంట్ లను ఉపయోగిస్తోంది కాబట్టి ఇది పాసివ్ కాంపోనెంట్ లను ఉపయోగించుకునే హై పాస్ ఫిల్టర్ కాబట్టి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్రిందకు వచ్చినప్పుడు అవుట్ పుట్ వోల్టేజ్ తగ్గుతుందని మనము గమనించాము కాబట్టి మనంవదిలిపెట్టిన చోట నుండే కొనసాగించాలనుకుంటున్నాము పాసివ్ కాంపోనెంట్ లను ఉపయోగించి యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ రూపకల్పన చేయాలనుకుంటున్నారా అది ఇప్పుడు చూద్దాం చివరి మాడ్యూల్ లో మనము ఇన్ పుట్ సిగ్నల్ కు సంబంధించి అవుట్ పుట్ సిగ్నల్ ఎలా మారుతుందోచూశాము మరియు మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 159 హెర్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ఫ్రీక్వెన్సీ లు పాస్ కాలేదు క్రింద ఆ యాక్టివ్ హై పాస్ నేర్చుకునే సమయం వచ్చింది నేర్చుకోగలరు కాబట్టి ఇప్పుడు నేను యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ ఉపయోగిస్తే అంటే నేను ఇప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ని ఉపయోగిస్తున్నాను ఈ ప్రత్యేక సందర్భంలో నేను అధ్యయనం చేయాలనుకుంటే యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ సర్క్యూట్ ని ఫిగర్ 8 లో చూపిన విధంగా నేను కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ సర్క్యూట్ ఫిగర్ 8 R1 10 కిలో ఓమ్ R2 10 కిలో ఓమ్ కాబట్టి గెయిన్ 1 మరియు C 0 1 మైక్రో ఫారడ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనందరికీ తెలుసు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fc 1 2πRC కాబట్టి ఇప్పటికీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 159 15 హెర్ట్జ్ 160 హెర్ట్జ్ ఇప్పుడు ఇక్కడ మనము ఏమి చేస్తాము చూడండి ఇప్పుడు మేము యాక్టివ్ కాంపొనెంట్ ని ఉపయోగిస్తున్నాము తప్ప మిగతావి అన్నీ ఒకేలా మేము మళ్ళీ V వద్ద 5V పీక్ టు పీక్ సైన్ వేవ్ను వర్తింపజేస్తాము 5 హెర్ట్జ్ నుండి 50 హెర్ట్జ్ నుండి నేరుగా 150 హెర్ట్జ్ వద్ద నేరుగా మరియు వివిధ దశల్లో నెమ్మదిగా 20 హెర్ట్జ్ చొప్పున ఫ్రీక్వెన్సీని పెంచుతాము ఇప్పుడు మేము తక్కువ పౌనఃపున్యాన్ని వర్తింపజేస్తాము మరియు అధిక పౌన పున్యానికి పెంచుతూనే ఉంటాము పాసివ్ ఫిల్టర్ లో చేసిన దానికి వ్యతిరేకముగా అనగా అక్కడ ఎక్కువనుండి తక్కువకి ఇక్కడ తక్కువ నుండి ఎక్కువకి పౌనఃపున్యాన్ని మనము మార్పు చేస్తున్నాము మనము 50 హెర్ట్జ్ నుండి ప్రారంభించి దానిని 20 హెర్ట్జ్ యొక్క దశలో పెంచుతాము లేదా 50 లేదా 100 హెర్ట్జ్ ఎంతయినా పట్టింపు లేదు V0 వద్ద అవుట్ పుట్ గమనించాము ఇక్కడ V0 వద్ద ఉన్న అవుట్ పుట్ ని గమనించాలి మరియు ఇది పీక్ టు పీక్ విలువ అని గమనించండి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గరA √2 ని గమనించవచ్చు మరియు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్రింద యాంప్లిట్యూడ్ అణచివేయబడిందని అవుట్ పుట్ వోల్టేజ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fc ని దాటినప్పుడు ఎలా మారుతుందో చూద్దాం మరియు ఫిల్టర్ గెయిన్ పెంచడానికి R2 విలువని 100 కిలో ఓమ్ తో భర్తీ చేయండి కాబట్టి ప్రస్తుతం R2 ని చూడండి మరియు R1 రెండూ 10 కిలో ఓమ్ ల వద్ద ఉంచబడ్డాయి నేను గెయిన్ పెంచుకోవాలనుకుంటే నేను R2 విలువ ను 100 కిలో ఓమ్ కు మారుస్తాను అప్పుడు నా గెయిన్ 10 10 ప్లస్ 1 లేదా 11 అవుతుంది ఇది యాంప్లిఫైయర్ ను ఇన్వర్ట్ చేస్తే అది 10 అవుతుంది సరియైనది నా గెయిన్ 10 ఇన్వర్ట్ ఇన్వర్ట్ యాంప్లిఫైయర్ ఇప్పుడు నా గెయిన్ 1 ఎందుకంటే R2 మరియు R1 రెండూ 10 కిలో ఓమ్ R1 R2 10 కిలో ఓమ్ కాబట్టి నా గెయిన్ 1 కాబట్టి ఈ ప్రయోగం చేద్దాం మరియు ఈ సర్క్యూట్ యొక్క అవుట్ పుట్ వద్ద మనం ఏ సంకేతాలను చూస్తామో చూడండి కాబట్టిబ్రెడ్బోర్డుపై చూద్దాం ఇప్పుడు ఇతను హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ యొక్క సర్క్యూట్ను చూపిస్తున్నట్లు మనం చూడవచ్చు ఇక్కడ మనం కెపాసిటర్ మరియు రెసిస్టర్ను చూడవచ్చు మేము తెరపై చూసిన మాదిరిగానే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ని ఉపయోగిస్తున్నాము కాబట్టి మనము ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మనం చేయవలసిన మొదటి విషయం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కి బయాస్ వోల్టేజ్ను వర్తింపచేయడం ఈ బయాస్ వోల్టేజ్ DC విద్యుత్ సరఫరా ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి అతను DC కనెక్ట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు విద్యుత్ సరఫరాను ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు అంటే అతను బయాస్ వోల్టేజ్ను ఆప్ యాంప్ కి వర్తింపజేస్తున్నాడు ఇప్పుడు అతను బయాస్ వోల్టేజ్ను వర్తింపజేసిన తర్వాత అతను ఇన్ పుట్ వద్ద యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ యొక్క కెపాసిటర్కు ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ను వర్తింపజేయాలి కాబట్టి అతను ఇన్ పుట్ వోల్టేజ్ ని వర్తింపజేస్తున్నాడు యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ యొక్క కెపాసిటర్ల వద్ద అనుసంధానించబడిన ఈ కెపాసిటర్ రెసిస్టర్ లు ఇన్వర్టింగ్ టెర్మినల్కు అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము నిర్ణయించిన ఇన్ పుట్ సిగ్నల్ ఏమిటంటే మేము 5V మరియు 50 హెర్ట్జ్ ను వర్తింపచేశాము మరియు అతను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్ పుట్ ని ఆసిలోస్కోప్ కి కనెక్ట్ చేయాలి యాంప్లిఫైయర్ ఎందుకంటే మేము అవుట్ పుట్ లో మార్పు ని ఆసిలోస్కోప్ లో చూస్తున్నాము కాబట్టి మీరు 50 హెర్ట్జ్ వద్ద ఇన్ పుట్ సిగ్నల్ చూస్తే ఒకటి పసుపు మీ ఇన్ పుట్ మరొకటి నీలం మీ అవుట్ పుట్ మీరు చూస్తే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ 5V ఇన్ పుట్ ఇస్తే అవుట్ పుట్ 1 ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీని 50 హెర్ట్జ్ నుండి 70 హెర్ట్జ్ వరకు పెంచుకుంటే ఇప్పటికీ నా అవుట్ పుట్ 2 16 ఇది 5V కి సమానం కాదు మరియు నేను ఇంకా ఫ్రీక్వెన్సీని దాటలేదు ఇప్పుడు నేను నెమ్మదిగా దశల్లో ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాను కాబట్టి ఇప్పుడు మేము 90 హెర్ట్జ్ కి వెళ్తాము మరియు అది ఇంకా పాస్ చేయడానికి అనుమతించలేదని నేను చూస్తున్నాను 100 కి వెళ్ళండి మరియు ఇప్పటికీ ఫ్రీక్వెన్సీని దాటటం నేను చూడలేదు మీరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు చూడగలిగేది కాదు మీరు పీక్ టు పీక్ వోల్టేజ్ చూడాలి పీక్ టు పీక్ వోల్టేజ్ చూడండి కాబట్టి ఇక్కడ మీరు పీక్ టు పీక్ వోల్టేజ్ 2 88V మరియు ఇన్ పుట్ సిగ్నల్ 5 12V అని చూడవచ్చు కాబట్టి మీరు ఆ దృక్కోణం నుండి అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనం 100 హెర్ట్జ్లకు పెరుగుతున్నాం 120 కి పెంచుకుందాం ఇంకా మనం చూడలేదు కానీ ఇప్పుడు అది 3 20V అని మీరు చూస్తారు 150 153 ఇది ఇప్పటికీ అనుమతించడం లేదు మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 159 15 హెర్ట్జ్ కాబట్టి ఇప్పుడు 159 చూద్దాం లేదా 160 మనం 160 హెర్ట్జ్ ను ఉంచగలము అయినా అనుమతించటం లేదు కొద్దిగా ఇప్పుడు 5√ 2 మనకు 3 76V కాబట్టి కొద్దిగా ఫ్రీక్వెన్సీ ని పెంచుదాం ఇప్పుడు చూడండి మనకు 5√ 2 కాబట్టి 4 ఇప్పుడు మన ఇన్ పుట్ సిగ్నల్ 5V కి చాలా దగ్గరగా ఉందని మనం చూశాము పౌనఃపున్యం పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ లో చూద్దాం ఇది మన ఇన్ పుట్ సిగ్నల్ ను ఖచ్చితంగా అనుసరిస్తుందని మనము చూస్తాము ఇది 1 5 కిలోహెర్ట్జ్ నుండి మీరు చూడగల ఇన్ పుట్ సిగ్నల్ యొక్క అదే పీక్ టు పీక్ వోల్టేజ్ ని అనుసరిస్తుంది మరియు మీరు 2 కిలో హెర్ట్జ్ వరకు పెంచవచ్చు మీరు 2 5 కిలో హెర్ట్జ్కి పెంచుతారు మరియు ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉండడం వల్ల ఇన్పుట్ సిగ్నల్ను అవుట్ పుట్ సిగ్నల్ అనుసరించడానికి అనుమతిస్తుంది అందువల్ల ఈ యాక్టివ్ హైపాస్ ఫిల్టర్ బాగా పనిచేస్తుంది కాబట్టి మనం చూసేది ఏమిటంటే మనము ఒక పాసివ్ హై పాస్ ఫిల్టర్ లేదా ఒక యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ ని నిర్మాణము చేయాలి అంటే అది చాలా సులభమైన ఆలోచన అది హై పాస్ ఫిల్టర్ సూత్రము 12πRC హై పాస్ ఫిల్టర్ కి కూడా అదే సూత్రము 12πRC కానీ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ తో ఉన్న లాభం ఏమిటంటే మనము R2 మరియు R1 విలువలు మార్చి గెయిన్ ని మార్చుకోగలము కానీ పాసివ్ ఫిల్టర్ విషయములో అలాకాదు మీరు గెయిన్ మార్చలేరు మీరు ఇక్కడ అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే అర్థం చేసుకోవడం చాలా సులభం ఇన్ పుట్ సిగ్నల్ ని ఎలా ఉపయోగించాలి అవుట్ పుట్ సిగ్నల్ ని ఎలా తనిఖీ చేయాలి మరియు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వద్ద రూపొందించబడిన సిగ్నల్ పాస్ చేయడానికి అనుమతించబడదు హైపాస్ ఫిల్టర్లు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ పౌనఃపున్యం గల తరంగాలను పాస్ చేయడానికి అనుమతించబడదు లోపాస్ ఫిల్టర్లలో పైన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్న ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతించబడదు అని కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ప్రయోగాలతో లోపాస్ మరియు హైపాస్ RC ఫిల్టర్లను పాసివ్ ఫిల్టర్లు మరియు లోపాస్ మరియు హై పాస్ యాక్టివ్ ఫిల్టర్లను RC మరియు ఆప్ యాంప్ లను మీరు అర్థం చేసుకొని మీరు రూపొందించగలరు అని నేను ఆశిస్తున్నాను అని వాటి గురించి తెలుసుకోండి మరోసారి వాటిని చదవండి థియరీ క్లాస్ నుండి ప్రయోగాన్ని అర్థం చేసుకోండి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ సెట్ చదవండి లేదా చూడండి మాడ్యూల్ను మళ్లీ మళ్లీ చూడటం చదవడం చేయండి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మేము ఏమి చేస్తున్నాం మీకు ప్రయోగశాలకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్లి ఈ ప్రయోగం చేయండి మీ అధ్యాపకులతో పాటు మీ స్నేహితులతో చేయగల ప్రయోగాన్ని మీరు చేయవచ్చు మరియు మీరు యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించవచ్చో చూడండి మీరు యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించవచ్చు పాసివ్ హైపాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించవచ్చు ఎలా పాసివ్ లోపాస్ ఫిల్టర్ ను రూపొందించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్రయోగంతో మీరు ఇంకా కొంత అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఫిల్టర్ యొక్క అనువర్తనానికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించాలో నేను మిమ్మల్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ మరియు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ తదుపరి ఫిల్టర్తో తదుపరి తరగతిలో చెప్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని తదుపరి తరగతి లో చూస్తాను ఇంక శెలవు